అందరికీ నమస్కారం ఈ రోజు మనం మైక్రోవేవ్ యాంప్లిఫైయర్ల గురించి మాట్లాడబోతున్నాము మునుపటి అధ్యాయం లో మీరు వివిధ రకాల ట్రాన్సిస్టర్ల గురించి విన్నారు కాబట్టి ఈ రోజు మైక్రోవేవ్ యాంప్లిఫైయర్ల డిజైన్ కోసం ట్రాన్సిస్టర్ల అప్లికేషన్ ను చూస్తాము అయినప్పటికీ మనం ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఆప్ యాంప్ తో ప్రారంభించబోతున్నాము దీనికి కారణం మీకు ఆప్ యాంప్స్ ఎలా పనిచేస్తాయో ఇప్పటికే తెలుసు కాబట్టి ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క సరళమైన ఉదాహరణను చూద్దాం మరియు మైనస్ 1000 గెయిన్ కోసం ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ను డిజైన్ చేసే డిజైన్ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ ఇక్కడ చూపబడింది ఇక్కడ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ R2 ఉందని మనం చూడవచ్చు కొన్ని పుస్తకాలలో వారు Rf అని వ్రాస్తారు మరియు ఇక్కడ రెసిస్టెన్స్ R1 మరియు ఈ ప్రత్యేక యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ VoutVinR2R1అని మనం చెప్పగలం ప్రాబ్లం స్టేట్మెంట్ ఏమిటంటే మనం దీనిని మైనస్ 1000 గెయిన్ కొరకు డిజైన్ చేయాలి కాబట్టి మనం R1 మరియు R2విలువలను ఎన్నుకొవాలి R1 మరియు R2విలువలను ఎంచుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం R1 ని 1 Ω గా R2 ని 1 kΩ గా లేదా 10 Ω 10 kΩ 1 kΩ 1 MΩ గా ఎంచుకోవచ్చు కాబట్టి ఇప్పుడు రెసిస్టర్ల యొక్క ఈ విభిన్న విలువలలో ఏది ఉత్తమ ఎంపిక ఈ విలువలన్నీ మైనస్ 1000 కి సమానమైన గెయిన్ ను ఇస్తాయి కానీ ఇవి ఆచరణాత్మక విలువలు కాబట్టి యాంప్లిఫైయర్ ను డిజైన్ చేస్తున్నప్పుడు తేడా వస్తుందని మనం ఎన్నుకోవలసిన పారామితులు ఏమిటి తద్వారా ఇది వివిధ అవసరాలను తీరుస్తుంది అని మీరు తెలుసుకోవాలి కాబట్టి ఉదాహరణకు ఇక్కడ R1 ను 1 కు సమానంగా ఎంచుకుంటేఅప్పుడు ఏమి జరుగుతుంది ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈ పాయింట్ నుండి చూస్తే R1 కు సమానం మరియు అది 1Ω కు సమానం ఇప్పుడు యాంప్లిఫైయర్ కోసం సాధారణంగా కావాల్సిన క్యారక్టర్య్స్టిక్ ఏమిటంటే అది చాలా ఎక్కువ ఇన్పుట్ ఇంపిడెన్స్ కలిగి ఉండాలి కాబట్టి మనం 1 kΩ విలువను ఎంచుకుంటే R2 1 MΩ గా వస్తుంది ఇప్పుడు 1 MΩ రెసిస్టర్లు అందుబాటులో ఉన్నాయి కానీ మీరు ప్రాక్టికల్ 741 ఆప్ యాంప్ గురించి ఆలోచిస్తే ప్రాక్టికల్ 741 ఆప్ యాంప్ ఈ 2 పోర్టుల మధ్య 2 MΩ కు సమానమైన ఇన్పుట్ ఇంపిడెన్స్ కలిగి ఉంది కాబట్టి ఈ 2 MΩ ఏదో ఒకవిధంగా ఈ ప్రత్యేకమైన రెసిస్టర్తో పారలెల్ గా వస్తుంది కాబట్టి మీరు 1 MΩ యొక్క ఈ విలువను ఎంచుకుంటే 1000 గెయిన్ పొందలేమని నేను మీకు చెప్తాను వాస్తవానికి గెయిన్ దాని కంటే కొంచెం తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఆప్ యాంప్ తో సంబంధం ఉన్న మరొక సమస్య ఉంది మరియు ఇది ఫ్రీక్వెన్సీ తో సాధారణ గెయిన్ వేరియేషన్ కాబట్టి ఇక్కడ మనకు ఏమి ఉందో చూద్దాం కాబట్టి అక్కడ పీక్ గెయిన్ దాదాపు 105 ఉంది అని మీరు చూడగలరు మరియు తర్వాత గెయిన్ తగ్గుతుంది ఇప్పుడు సాధారణంగా 741 ఆప్ యాంప్ లో బ్యాండ్ విడ్త్ ప్రొడక్ట్ 1 MHz అని ఇక్కడ వ్రాయబడినది కాబట్టి మనం 1000 గెయిన్ కోసం యాంప్లిఫైయర్ ను డిజైన్ చేస్తే అప్పుడు మనం 1000 గెయిన్ కి అనుగుణంగా ఇక్కడ ఒక లైన్ ను గీస్తాము మరియు సంబంధిత ఫ్రీక్వెన్సీ 1 kHz గా ఉంటుందని మనం చూడవచ్చు కాబట్టి దీని అర్థం ఈ ప్రత్యేక యాంప్లిఫైయర్ 1 kHz వరకు సిగ్నల్ను యాంప్లిఫై చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి ఆడియో సిగ్నల్ కోసం దీనిని ఉపయోగించలేము ఎందుకంటే ఆడియో సిగ్నల్ బ్యాండ్విడ్త్ 20 kHz వరకు ఉంటుంది కాబట్టి మీరు 20 kHz వరకు ఉపయోగించటానికి ప్రయత్నస్తే మీకు చాలా ఎక్కువ గెయిన్ కి సంబందించిన ఈ ప్రత్యేక క్యారక్టర్య్స్టిక్ లభించదు కాబట్టి 741 ఆప్ యాంప్ ను మనం చాలా ఎక్కువ గెయిన్ కోసం ఉపయోగించలేమని దీని అర్థం వాస్తవానికి ఈ ఆప్ యాంప్స్ను 1000 యొక్క అధిక గెయిన్ కోసం డిజైన్ చేయడానికి ప్రయత్నించవద్దని నేను సాధారణంగా సిఫారసు చేస్తాను ఈ గెయిన్ యొక్క నిర్దిష్ట విలువను 2 లేదా 3 దశల్లో డిజైన్ చేయాలని నేను సాధారణంగా సిఫార్సు చేస్తున్నాను కాబట్టి ఉదాహరణకు మీరు 3 దశలను ఉపయోగిస్తే ప్రతి దశ మాకు 10 10 10 గెయిన్ ను ఇవ్వగలదు మరొక విషయం ఏమిటంటే మీరు 2 దశలను మాత్రమే ఉపయోగించాలనుకుంటే మీరు 10 మరియు 100 గెయిన్ వంటి దాన్ని ఉపయోగించవచ్చు 31 6 గెయిన్ ఉండవచ్చు కాబట్టి మీరు మొత్తం గెయిన్ 1000 ను పొందవచ్చు ఇంకొక విషయం ఏమిటంటే ఈ అప్లికేషన్స్ లో చాలా వరకు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ను డిజైన్ చేయడం మంచిది మనం ఈ నిర్దిష్ట పాయింట్ వద్ద ఇన్పుట్ ఇస్తాము మరియు ఇది గ్రౌండ్ కి కనెక్ట్ చేయబడింది ఈ ప్రత్యేక సందర్భంలో గెయిన్ 1 R2R1 ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి ఇక్కడ ప్రయోజనాలు మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తే ఇన్పుట్ ఇంపిడెన్స్ చాలా ఎక్కువ కాబట్టి అధిక ఇన్పుట్ ఇంపిడెన్స్ యాంప్లిఫైయర్ను రియలైజ్ చేయవచ్చు మనం చాలా తక్కువ సిగ్నల్ను యాంప్లిఫై చేయాల్సిన చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మరియు ఆ సిగ్నల్ చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ లో ఉండవచ్చు ఇది DC వోల్టేజ్ కూడా కావచ్చు కాబట్టి ఉదాహరణకు ఈ ప్రత్యేకమైన పోర్టు వద్ద సెన్సార్ కనెక్ట్ చేయబడిందని చెప్పండి మరియు ఈ సెన్సార్ టెంపరేచర్ సెన్సార్ ప్రెజర్ సెన్సార్ థర్మోకపుల్ మరియు మొదలైనవి కావచ్చు మరియు ఈ సెన్సార్లు సాధారణంగా దాదాపు 1 uV లేదా 1 mV ఉండే చాలా చిన్న వోల్టేజ్ను ఇస్తాయి కాబట్టి మనం ఆ నిర్దిష్ట సిగ్నల్ను చాలా ఎక్కువ గెయిన్ తో యాంప్లిఫై చేయాలి కాబట్టి మీరు కొన్నిసార్లు ఈ రకమైన కాన్ఫిగరేషన్ను ఉపయోగించవచ్చు కానీ అప్లికేషన్ ఏమిటి మీరు ఏ అప్లికేషన్ కోసం యాంప్లిఫైయర్ను డిజైన్ చేయాలి అని తెలుసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఇక్కడ నుండి మనం చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ కి మారుతాము మరియు అది మైక్రోవేవ్ యాంప్లిఫైయర్ కానీ ఫ్రీక్వెన్సీ పెరిగేకొద్దీ గెయిన్ తగ్గుతుందని మరోసారి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ఇప్పుడు ఇది 1 మెగాహెర్ట్జ్ మనం 1 GHz లకు వెళితే 741 ఆప్ యాంప్ కోసం రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంటుంది వాస్తవానికి ఇది కూడా పనిచేయదు కానీ అనేక ఆప్ యాంప్స్ ఉన్నాయని నేను చెప్పాలనుకుంటున్నాను వారు 1 GHz నుండి కొన్ని GHz వరకు గెయిన్ బ్యాండ్ విడ్త్ ప్రోడక్ట్ ని కలిగి ఉన్నారు కాబట్టి మీరు చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ లో ఆప్ యాంప్ ను ఉపయోగించాలనుకుంటే 741 ఆప్ యాంప్ ను ఉపయోగించడం కంటే ఆ ఆప్ యాంప్ ను ఉపయోగించడం మంచిది కాబట్టి ట్రాన్సిస్టర్ ఉపయోగించి మైక్రోవేవ్ యాంప్లిఫైయర్ ఎలా డిజైన్ చేయాలో తరువాతి భాగానికి వెళ్దాం కాబట్టి ఇక్కడ మనం BFP520 ట్రాన్సిస్టర్ యొక్క ఉదాహరణను తీసుకున్నాము దీనిని వాస్తవానికి లో నాయిస్ సిలికాన్ బైపోలార్ ట్రాన్సిస్టర్ అంటారు ఇది ఇన్ఫినియోన్ కంపెనీకి చెందినది మరియు మీరు నిజంగా ఈ ప్రత్యేకమైన విషయం పై క్లిక్ చేసి ఈ ప్రత్యేక ట్రాన్సిస్టర్ యొక్క డేటా షీట్ చూడవచ్చు కాబట్టి నేను ఇక్కడ కొన్ని విషయాలను ప్రస్తావించాలనుకుంటున్నాను కాబట్టి ఈ ట్రాన్సిస్టర్ VCE విలువ 2 వోల్ట్కు సమానం గా బయాస్ చేయబడింది IC విలువ10 mA కి సమానం ఆ ట్రాన్సిస్టర్ ఇక్కడ ఇలా కనిపిస్తుంది కాబట్టి మనకు టెర్మినల్ 1 ఉంది ఇది బేస్ టెర్మినల్ 2 మరియు టెర్మినల్ 4 రెండూ ఎమిటర్ 2 మరియు 4 ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండాలి తద్వారా మనకు ఎమిటర్ కామన్ గా ఉంటుంది మరియు ఇది కలెక్టర్ కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ కామన్ బేస్ యాంప్లిఫైయర్ కామన్ కలెక్టర్ యాంప్లిఫైయర్ గురించి మీకు బాగాతెలుసు కాబట్టి వాటిలో కొన్నింటిని తక్కువ మార్పుతో ఉపయోగించవచ్చు ఇప్పుడు సాధారణంగా చెప్పాలంటే మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ వద్ద మ్యానుఫ్యాక్చరర్ h పారామితులను ఇవ్వరు కానీ ఇది వాస్తవానికి S పరామితిని ఇస్తుంది కాబట్టి ఈ S పారామితులను నెట్వర్క్ ఎనలైజర్ ఉపయోగించి కొలుస్తారు కాబట్టి వాస్తవానికి వేర్వేరు ఫ్రీక్వెన్సీ లను ఉత్పత్తి చేస్తున్న నెట్వర్క్ ఎనలైజర్ యొక్క పోర్ట్ ఒకటి ట్రాన్సిస్టర్ యొక్క ఇన్పుట్ పోర్ట్కు అనుసంధానించబడి ఉంది మరియు ట్రాన్సిస్టర్ యొక్క అవుట్పుట్ పోర్ట్ నెట్వర్క్ ఎనలైజర్ యొక్క ఇతర పోర్ట్కు అనుసంధానించబడి ఉంది వాస్తవానికి నెట్వర్క్ ఎనలైజర్ రెండు దిశలలో కూడా కొలవవచ్చు కాబట్టి ఈ నెట్వర్క్ ఎనలైజర్ను ఉపయోగించడం ద్వారా వాస్తవానికి S11 S21 S12 అలాగే S22 ను కొలవవచ్చు కాబట్టి ఇక్కడ S21 మరియు S11 ప్లాట్స్ ఇవ్వబడ్డాయి కాబట్టి ఇక్కడ మనకు ఉన్నదాన్ని చూద్దాం కాబట్టి ఇది 0 నుండి 6 GHz వరకు ఉన్న ఫ్రీక్వెన్సీ మరియు గెయిన్ విలువ ఇది 0 నుండి 25 వరకు మారుతుందని మీరు చూడగలరు ఇవి సంఖ్యా విలువలు కాబట్టి S21 యొక్క మాగ్నిట్యూడ్ ఎలా మారుతుందో చూద్దాం ఫ్రీక్వెన్సీ పెరిగేకొద్దీ S21 విలువ తగ్గుతున్నట్లు మీరు చూడవచ్చు కాబట్టి ఇక్కడ కొన్ని సాధారణ సంఖ్యలను చూద్దాం 2 GHz ఫ్రీక్వెన్సీ వద్ద S21 విలువ 10 కి సమానం కాబట్టి గెయిన్ విలువ S21 2 కి సమానం కాబట్టి అది 100 కి సమానం అవుతుంది మరియు ఇప్పుడు మనం 10 లాగ్ గెయిన్ ను తీసుకుంటే అది 20 dB గా వస్తుంది కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీ వద్ధ గెయిన్ 20 dB కాబట్టి ఈ నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ ఇది సుమారు 0 6 GHz అని మీరు చెప్పగలరు గెయిన్ S212 కి సమానంగా ఉంటుంది ఇది 202 ఇది 400 కు సమానం మరియు 400 26 dB కి సమానం ఫ్రీక్వెన్సీ పెరిగేకొద్దీ గెయిన్ తగ్గుతూనే ఉంటుంది మరియు ఇప్పుడు ఎక్కడో 4 GHz వద్ద గెయిన్ కేవలం 52 ఇది 25 కి సమానం మరియు ఫ్రీక్వెన్సీ మరింత పెరిగేకొద్దీ గెయిన్ మరింత తగ్గుతుందని మీరు చూడవచ్చు ఇప్పుడు దీనికి అనుగుణంగా ఇప్పుడు మనకు S11 ప్లాట్ ఉందని చూద్దాం తక్కువ ఫ్రీక్వెన్సీ ల వద్ద S11 చాలా పేలవంగా ఉందని ఇక్కడ చూడవచ్చు మీరు S11 కోసం 0 8 విలువను చూస్తే మరియు రిఫ్లెక్షన్ కోఎఫీషియంట్ S11కు సమానం ఇది 0 8 కి సమానం కాబట్టి రిఫ్లెక్టెడ్ పవర్ దీని యొక్క స్క్వేర్ అవుతుంది ఇది 0 కాబట్టి 64 శాతం పవర్ తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్రత్యేక ఫ్రీక్వెన్సీ ల వద్ద నిజంగా ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీరు ఈ నిర్దిష్ట ట్రాన్సిస్టర్ను తక్కువ ఫ్రీక్వెన్సీల వద్ద ఉపయోగించాలనుకుంటే ఈ ప్రత్యేక ట్రాన్సిస్టర్ యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ను ఆప్టిమైజ్ చేయడానికి మనం ప్రయత్నించాలి 3 నుండి 4 GHz వద్ద రిఫ్లెక్షన్ కోఎఫీషియంట్ 0 3 కన్నా తక్కువగా ఉందని మీరు చూడవచ్చు ఇది 10 శాతం రిఫ్లెక్టెడ్ పవర్ కి అనుగుణంగా ఉంటుంది ఇది ఆమోదయోగ్యమైనది కావచ్చు కానీ మనం 3 GHz ఫ్రీక్వెన్సీ లో పనిచేయబోతున్నామని మనకు తెలిస్తే లేదా 2 5 GHz యొక్క Wi Fi ఫ్రీక్వెన్సీ అని చెప్పండి అప్పుడు S11 విలువ ఏమిటో మనకు తెలుసు కాబట్టి ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ను అందించడం ద్వారా దీన్ని మెరుగుపరచవచ్చు ఇప్పుడు అవుట్పుట్ పోర్టులో కూడా ఇదే పని చేయవలసి ఉంది S22 కూడా మళ్ళీ 0 కి సమానంగా ఉండకపోవచ్చు ఈ అన్ని ఫ్రీక్వెన్సీ ల వద్ద దీనికి పరిమిత విలువ ఉండవచ్చు కాబట్టి మనం అవుట్పుట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ను అందించాలి కాబట్టి ఇచ్చిన పరికరం కోసం సాధారణంగా S పారామితులు మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చిన బయాసింగ్ కండిషన్ కోసం పేర్కొనబడతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయబోతున్నాం పరికరం యొక్కΓin ను కనుగొనడానికి కావలసిన వ్యక్తీకరణను మనం చూస్తున్నాము ఇప్పుడు ఈ భావన ఏదైనా పరికరానికి సాధారణం కానీ ఈ అంశం మైక్రోవేవ్ యాంప్లిఫైయర్ కాబట్టి నేను ఇక్కడ బ్రాకెట్ లో యాంప్లిఫైయర్ వ్రాశాను కాబట్టి మనం ఇక్కడ ఏమి చేయాలనుకుంటున్నామో చూద్దాం మరియు మనం ఎందుకు చేయాలనుకుంటున్నాము కాబట్టిమొదట మనం Γin ను కనుగొనాలనుకుంటున్నాము కాబట్టిΓin ఎలా కనుగొనాలో చూద్దాం కాబట్టి ఇక్కడ చూద్దాం కాబట్టి ఇక్కడ ఇచ్చిన పరికరం దాని S పారామితుల ద్వారా కావలసిన ఫ్రీక్వెన్సీ లో మరియు ఇచ్చిన బయాసింగ్ కండీషన్స్ లో పేర్కొనబడుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు ఇది ఇన్కమింగ్ వేవ్ a1 ఇక్కడ ఇన్కమింగ్ వేవ్ a2 ఉంది ఇది రిఫ్లెక్టెడ్ వేవ్ b1 ఇది రిఫ్లెక్టెడ్ వేవ్ b2 ఈ పరికరం ఇప్పుడు సోర్స్ ఇంపిడెన్స్ ఉన్న సోర్స్తో కనెక్ట్ చేయబడింది మరియు ఇక్కడ లోడ్ ఉంది కాబట్టి ఇక్కడ లక్ష్యం Γin ను కనుగొనడం సరే కాబట్టి మనం ఎలా ప్రారంభించాలి S పారామితులతో ప్రారంభిద్దాం మా మునుపటి అధ్యాయం లో S పారామితుల గురించి మనం ఇప్పటికే చర్చించాము కాబట్టి b1 b2 పరంగా S పారామితులను నిర్వచించాము మరియు ఇవి S11 S12 a1 a2 S21a1 S22a2 ఇప్పుడు కేవలం ఇక్కడ మరో విషయం చూద్దాం అది ΓL కాబట్టి రిఫ్లెక్షన్ కోఎఫిషియెంట్ ని ఎలా నిర్వచించాలి సాధారణంగాచెప్పాలంటే రిఫ్లెక్షన్ కోఎఫిషియెంట్ ని మీరు రిఫ్లెక్టెడ్ వేవ్ బై ఇన్సిడెంట్ వేవ్ తో నిర్వచిస్తారు కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఈ వైపు చూస్తే ఈ వైపు చూస్తున్న రిఫ్లెక్టెడ్ వేవ్ a2 గా ఉంటుంది మరియు ఇన్సిడెంట్ వేవ్ ఏమిటి అది b2 కాబట్టి ΓL రిఫ్లెక్టెడ్ వేవ్ ద్వారా ఇవ్వబడుతుంది ఇది a2 ఇన్సిడెంట్ వేవ్ b2 కాబట్టి ఇక్కడ నుండి కనుగొంటే a2 విలువ ΓL రెట్లు b2 కు సమానం కాబట్టి మనం ఈ ప్రత్యేక విలువను భర్తీ చేస్తాము ఈ a2 విలువను మనం ఇక్కడ ప్రత్యేక సమీకరణం లో ప్రతిక్షేపిస్తాము కాబట్టి b2 S21a1 S22 ΓL b2 కాబట్టి ఇప్పుడు మనం b2 కోసం ఈ ప్రత్యేకమైన విషయాన్ని సరళీకృతం చేసాము కాబట్టి ఈ టర్మ్ ఈ వైపుకు వస్తుంది మరియు తరువాత మనం దానిని డివైడ్ చేస్తాము కాబట్టి b2 వ్యక్తీకరణ 4 అనే సమీకరణం ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయాలి మనం నిజానికి ఈ b2 విలువనుమనం a2 ΓL b2 రాసిన తరువాత ఈ ప్రత్యేక సమీకరణంలో ఉంచాలి మనం అది ఎందుకు చేస్తున్నాం ఎందుకంటే మా లక్ష్యం Γin b1 బై a1 ను కనుగొనాలి కాబట్టి మనకు b1 బై a1 కావాలి మీరు ఈ సమీకరణం నుండి చూస్తే మనం ఇప్పటికే a2 తొలగించామని ఇక్కడ నుండి చూడగలరు ఇప్పుడు మనం ఇక్కడ నుండి a2 ను తొలగిస్తాము కాబట్టి మనం ఎలా ముందుకు వెళ్తామో చూద్దాం కాబట్టి మనం ఈ విధంగా ముందుకు వెళ్తాము b1 S11a1 S12a2 a2 ΓLb2 b2 ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఆ సమీకరణాన్ని పరిష్కరిస్తాము మరియు ఈ ప్రత్యేక వ్యక్తీకరణను ఇక్కడ పొందుతాము కాబట్టి ఈ వ్యక్తీకరణ ఏమిటి Γin విలువ S11 S12 S21 ΓL 1 S22 ΓL కు సమానం ఇప్పుడు సాధారణంగా ఒక పరికరం లో మనకు S11 తో పరిచయం ఉంది ఇప్పుడు కొన్ని అడిషనల్ టర్మ్ ఇక్కడకు వచ్చింది ఈ అడిషనల్ టర్మ్ ఇక్కడ ఎందుకు వచ్చింది దానికి కారణం మీరు ఇన్పుట్ లేదా అవుట్పుట్ వైపు మ్యాచ్డ్ లోడ్ను ఉంచినప్పుడు పరికరం యొక్క S పారామితులు నిర్వచించబడతాయి ఇక్కడ అది మ్యాచ్డ్ లోడ్తో ముగించబడదు కానీ ఇది వాస్తవానికి కొన్ని తెలియని లోడ్ ఇంపిడెన్స్ ZL తో ముగించబడుతుంది కాబట్టి ZL తెలియకపోతే అది 50 Ω కు సమానం కాకపోతే అప్పుడు ΓL విలువ 0 కి సమానం కాదు అయితే అది 50 Ω తో టెర్మినేట్ చేస్తే ΓL విలువ 0 కి సమానంగా ఉంటుంది మరియు ΓL విలువ 0 కి సమానంగా ఉంటే మనం ఇక్కడ 0 ఉంచితే Γin విలువ S11 కు సమానంగా ఉంటుంది కాబట్టి ఆ విధం గా S పారామితులు నిర్వచించబడతాయి ఇక్కడ కూడా మరొక విషయం చూద్దాం మరియు అది S21 ఇక్కడ నుండి ఇక్కడికి ఫార్వర్డ్ గెయిన్ ఉంది అని మాకు తెలుసు మరియు యాంప్లిఫైయర్ వాస్తవానికి ఇన్పుట్ వైపు నుండి అవుట్పుట్ వైపుకు సిగ్నల్ ని పంపాలి S12 అంటే ఏమిటి S12 మనం అవుట్పుట్ వైపు ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ అంటే ఏమిటి సాధారణంగాచెప్పాలంటే S12 విలువ 0 కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో కూడా మనం S12 విలువ 0 కి సమానం గా ఉంచితే అప్పుడు ఏమి పొందుతాము Γin విలువ S11 కి సమానం గా ఉంటుంది మరియు ఆ ప్రత్యేక సందర్భంలో ΓL ఏమిటి అనే పట్టింపు లేదు కాబట్టి నిజంగా దీని అర్థం ఏమిటంటే యాంప్లిఫైయర్ ఈ దిశలో మాత్రమే సిగ్నల్ పంపుతుంటే మరియు ఇక్కడ ఎటువంటి సిగ్నల్ పంపడం లేదు దీనిని యూనిలేట్రల్ కేసు అని కూడా అంటారు వాస్తవానికి యాంప్లిఫైయర్ సంపూర్ణ యూనిలేట్రల్ కేసుగా ఉండాలని మనం కోరుకుంటున్నాము అంటే ఇది ఈ దిశలో సిగ్నల్ ను మాత్రమే పంపుతుంది ఇది ఈ ప్రత్యేక దిశలో సిగ్నల్ పంపదు ఇది ఈ ప్రత్యేక దిశలో కొంత సిగ్నల్ ని పంపితే దీనిని బైలేట్రల్ కేసు అంటారు ఇప్పుడు ఈ సమీకరణాన్ని మరింత సరళీకృతం చేయవచ్చు కాబట్టి మనకు ఇక్కడ ఉన్నదాన్ని చూద్దాం కాబట్టి ఇక్కడ నుండి మీరు డినామినేటర్ 1 S22ΓL అని చూడవచ్చు ఇవి ఇక్కడ అలాగే ఉంటాయి ఈ ప్రత్యేకమైన విషయం ముల్టీప్లై అవుతుంది కాబట్టి మీరు S11 S11S22ΓL ప్లస్ ఈ టర్మ్ ని ఇక్కడ పొందుతారు కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేక రూపంలో సరళీకృతం చేయవచ్చు కాబట్టి ఇక్కడ ∆ ఈ వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది Δ ఇక్కడ ఏంత ఉంది వాస్తవానికిచెప్పాలంటే ఇది S మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ తప్ప మరొకటి కాదు S మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ S11S22 S12S21 అవుతుంది మనం ఈ ప్రత్యేక సమీకరణాన్ని తరువాత ఉపయోగిస్తాము కాబట్టి ఇప్పుడుΓin కనుగొనడం యొక్క ఉద్దేశ్యం ఏమిటి వాస్తవంగా చెప్పాలంటే Γin కనుగొనడం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటేఇక్కడ అన్ని ఈ విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత మనం Γin విలువను కనుగొంటాం అప్పుడు మనం ఇక్కడ ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ను డిజైన్ చేస్తాము కాబట్టిఈ ప్రత్యేక పరికరం యొక్క సోర్స్ నుండి మాక్సిమమ్ పవర్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఈ ప్రత్యేక పరికరం యొక్క సోర్స్ నుండి మాక్సిమమ్ పవర్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఆ సందర్భంలో ΓS ఈ వైపు నుండి చూస్తే Γin కు సమానం గా ఉంటుంది కాబట్టిమీ అందరికి తెలుసు మాక్సిమమ్ పవర్ ట్రాన్స్ఫర్ కోసంఇది రియల్ ఇంపిడెన్స్ అయితే లోడ్ ఇంపిడెన్స్ సోర్స్ ఇంపిడెన్స్ కి సమానంగా ఉండాలని మీ అందరికీ తెలుసు కానీ కాంప్లెక్స్ ఇంపిడెన్స్ కోసం లోడ్ ఇంపిడెన్స్ సోర్స్ ఇంపిడెన్స్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ కి సమానంగా ఉండాలి కాబట్టి మనం చేయవలసినది అదే కాబట్టిఈ వ్యక్తీకరణను ఉపయోగించడం ద్వారా మొదట Γin విలువను తెలుసుకుంటాము మరియు తరువాత మనం ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ను డిజైన్ చేస్తాము కాబట్టిఆ ΓS ఆ ప్రత్యేక విషయం యొక్క Γin కాంజుగేట్ కు సమానంగా ఉంటుంది ఇప్పుడు అదే భావన ఉపయోగించి మనం పరికరం యొక్క Γout ను తెలుసుకోవచ్చు కానీ దానిని తెలుసుకునేముందు అకారణంగా మీరు ఆశించేది ఏమిటో నేను మీకు చెప్తాను కాబట్టి లోపలకు బదులుగా ఇది బయటకుఇది b2 బై a2 S11 విలువ S22 అవుతుంది S22 విలువ S11 అవుతుంది S12 మరియు S21 ఒకదానికొకటి మార్పిడి అవుతుంది కాబట్టి అది అలాగే ఉంటుంది మరియు ΓL విలువ ΓS అవుతుంది కాబట్టి చూద్దాం కాబట్టిఇది పరికరం యొక్క Γout డెరివేషన్ కాబట్టి మళ్ళీ మనం Γout b2 బై a2 ను తెలుసుకోవాలి ఇప్పుడు అవుట్పుట్ ఇంపిడెన్స్ లేదా Γout ను తెలుసుకోవడానికి మనం సోర్స్ ని 0 కి సమానం గా చేయాలి కాబట్టి మనం వోల్టేజ్ సోర్స్ ని తీసుకున్నందున ఆ సోర్స్ ఇప్పుడు 0 అవుతుందని మీరు చూడవచ్చు కాబట్టి 0 వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్ అని అర్ధం అక్కడ కరెంట్ సోర్స్ ఉంటేమనం కరెంట్ సోర్స్ ని 0 కి సమానంగా ఉంచితే అది ఓపెన్ సర్క్యూట్ను సూచిస్తుంది కాబట్టి ఇప్పుడు లక్ష్యం Γout b2 బై a2 ను కనుగొనడం మీరు ఇక్కడ ఈ వ్యక్తీకరణ ను చూస్తే కేవలం మీరు ఈ వ్యక్తీకరణ Γin ను చూడటం ద్వారా దీనిని కనుగొనగలరని నేను ఇప్పుడే పేర్కొన్నాను కానీ ఇక్కడ మనం డెరివేషన్ ఎలా చేయగలమో త్వరగా చూద్దాం మళ్ళీ మనం ఇక్కడ ఇవ్వబడిన S పారామితులతో ప్రారంభిస్తాము ఈ సందర్భంలో ఇప్పుడు ΓS ని నిర్వచించండి ఇక్కడ ఈ ప్రత్యేక వైపు చూసినప్పుడు ΓS ఏమిటి మరియు ΓS కోసం మనం మళ్ళీ ఏమి చెప్పాలి ఇది ఇన్సిడెంట్ వేవ్ తో డివైడ్ చేయబడిన రిఫ్లెక్టెడ్ వేవ్ కాబట్టి మీరు ఈ వైపు నుండి చూస్తున్నట్లయితే రిఫ్లెక్టెడ్ వేవ్ ఏమిటి a1 ఇన్సిడెంట్ వేవ్ ఏమిటి కాబట్టి ఇక్కడ నుండి a1 ΓS b1 అని మనం వ్రాయగలం a1 విలువని ప్రతిక్షేపించడం ద్వారా మీరు ఈ ప్రత్యేక వ్యక్తీకరణ పొందుతారు మరియు ఈ వ్యక్తీకరణ పేరు ఈ ప్రత్యేకమైన రూపంలో వ్రాయవచ్చు ఇక్కడ Δ S11S22 S12S21 కాబట్టి ఇప్పుడు మనం గెయిన్ వ్యక్తీకరణను కనుగొంటాము మరియు ఇక్కడ మనం మాసోన్స్ సిగ్నల్ ఫ్లో Mason's Signal Flow రూల్ ని ఉపయోగించబోతున్నాము లేదా సాధారణంగా ఈ మాసోన్స్ సిగ్నల్ ఫ్లో రూల్ ని కంట్రోల్ థియరీ లో బోధిస్తారు కాని మనం అదే భావనను ఇక్కడ కూడా ఉపయోగించవచ్చు కాబట్టి మనకు పరికరం యొక్క S పారామితులు ఉన్నాయని చూద్దాం మనకు ఇక్కడ లోడ్ ఉంది మరియు సోర్స్ ఇంపిడెన్స్ ఉంది ఇది 50 Ω కాదని గుర్తుంచుకోండి ఈ ZS సరిగ్గా ఎన్నుకోబడుతుంది తద్వారా మనం తరువాత ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ను అందించగలము కాబట్టి ఇక్కడ ఈ సోర్స్ bs వేవ్ ఫార్మ్ ని సరఫరా చేస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ను ఎలా నిర్మించవచ్చో చూద్దాం కాబట్టి మనం ఇక్కడ S పారామితులతో మళ్ళీ ప్రారంభిస్తాము a2 అంటే ఏమిటో కూడా మనకు తెలుసు ΓLఅంటే ఏమిటోమీరు ఇక్కడ త్వరగా తనిఖీ చేయవచ్చు ΓL అంటే రిఫ్లెక్టెడ్ వేవ్ ఇది a2 డివైడెడ్ బై ఇన్సిడెంట్ వేవ్ కు సమానం కాబట్టి అది a2 ΓL b2 ను మనకు ఇస్తుంది ΓS ఏమిటి కాబట్టి ΓS మనం ఇంతకుముందు చూసాము ఇది a1 బై b1కానీ అది bs 0 కి సమానం అయినప్పుడు ఆ ప్రత్యేక సందర్భంలో లో bs ఉన్నప్పుడు bs కూడా వస్తుంది అని మీరు చూడగలరు మీరు ఇక్కడ నుండి చూసినప్పుడు bs విలువ ΓS b1 bs కు సమానం కాబట్టి ఇప్పుడు ఈ 4 సమీకరణాలు ఇక్కడ గ్రాఫికల్ గా చూపించబడ్డాయి కాబట్టి ఈ ప్రత్యేకమైన సిగ్నల్స్ ఎలా నిర్మించాలో మనం చూద్దాం కాబట్టి b2 తో మొదలు పెడదాం కాబట్టి b2 S21 a1 చే ఇవ్వబడింది కాబట్టి b2 మనం a1 గుర్తించాం కాబట్టి a1 S21S22 a2 ఇక్కడ మనం a2 ను గుర్తిద్దాం ఇది S22 కాబట్టి వాటిని పాత్ గెయిన్ అంటాం ఇప్పుడు మరొక సమీకరణ చూద్దాం అది b1 కాబట్టి b1 అనేది S11 a1 కాబట్టి b1 S11 a1 S12 a2 కాబట్టి S12 a2 ఇప్పుడు ఈ సమీకరణాన్ని మనం ఇక్కడ చూడాలి కాబట్టి a2 అనేది ΓL b2 కాబట్టిa2 ΓL b2 మరియు a1 ఈ వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి ఇది a1 అని చూద్దాం కాబట్టి b1ΓS మరియు ప్లస్ bs ఇక్కడ నుండి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మాసన్ సిగ్నల్ ఫ్లో యొక్క వ్యక్తీకరణ ఏమిటో చూద్దాం కాబట్టి ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇది యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ ను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఇక్కడ ఏమి చూపిస్తుంది ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పాయింట్ 1 నుండి పాయింట్ 2 వరకు ఉన్న ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పండి సరే కాబట్టి ఈ వ్యక్తీకరణ ఇక్కడ ఏమి ఉంది డినామినేటెడ్ తో ప్రారంభించినప్పుడు ఇది 1 మైనస్ L యొక్క సమ్మేషన్ L యొక్క సమ్మేషన్ మైనస్ L యొక్క సమ్మేషన్ అని మీరు చూడవచ్చు కాబట్టి ఈ విషయాలు ఏమిటో చూద్దాం కాబట్టి L L L ఇవి అన్ని మొదటి ఆర్డర్ రెండవ ఆర్డర్ మరియు మూడవ ఆర్డర్ లూప్ల మొత్తం అని మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఈ విషయాలు ఏమిటో నేను తదుపరి స్లయిడ్లో నిర్వచిస్తాను ఇప్పుడు న్యూమరేటర్లో P1 ఉన్నట్లు మనం ఇక్కడ చూడవచ్చు ఇది పాత్ సంఖ్య 1 యొక్క గెయిన్ ఇది పాత్ సంఖ్య 2 యొక్క గెయిన్ మరియు ఇక్కడ ఈ టర్మ్స్ ఏమిటి ఇవి టర్మ్స్ ఇవి పాత్ 1 ని తాకని వేర్వేరు లూప్స్ మరియు ఇవి P2 మార్గాన్ని తాకని లూప్స్ ఇప్పుడు ఈ ప్రత్యేక కేసు కోసం వివిధ పారామితులను ఎలా కనుగొనవచ్చో చూద్దాం మనం గెయిన్ ను తెలుసుకోవాలనుకుంటున్నాము అది b2 bs b2 అవుట్పుట్ bs ఇన్పుట్ కాబట్టి మనకు ఉన్న పాత్ ఏమిటో చూద్దాం bs నుండి b2 వరకు 1 పాత్ మాత్రమే ఉంది మరియు పాత్ గెయిన్ 1x కి సమానం కాబట్టి ఇది పాత్ గెయిన్ ఈ పాయింట్ నుండి ఈ ప్రత్యేక పాయింట్ కు వెళ్ళడానికి వేరే పాత్ లేదు కాబట్టి P2 0 కి సమానం కాబట్టి ఇవి వేర్వేరు దశలు కాబట్టి దశ 1 పాత్ కాబట్టిఇక్కడ 1 పాత్ మాత్రమే ఉందని అది S21 కి సమానమని మనం చూడవచ్చు పాత్ ని నిర్వచించటానికిఏ నోడ్ కూడా ఒకటి కంటే ఎక్కువసార్లు తాకకూడదు అని నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు మొదటి ఆర్డర్ లూప్స్ ఏమిటో చూద్దాం కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో 3 ఫస్ట్ ఆర్డర్ లూప్స్ ఉన్నాయి మరియు ఈ వ్యక్తీకరణలు ఇక్కడ ఇచ్చిన 3 లూప్లకు లూప్ గెయిన్ కాబట్టిఇది మొదటిది రెండవది మరియు మూడవది ఇప్పుడు ఈ రెండవ ఆర్డర్ లూప్ ఏమిటి రెండవ ఆర్డర్ లూప్ ఏదైనా 2 తాకని లూప్స్ ప్రాడక్ట్ అవుతుంది ఈ 2 లూప్స్ ఒకదానికొకటి తాకడం లేదు కాబట్టి ఈ టర్మ్ ఇక్కడకు వచ్చింది ఇది ఇక్కడ ఉన్న ఈ 2 పదాల ప్రాడక్ట్ అని మీరు చూడవచ్చు మూడవ ఆర్డర్ లూప్ లేదు ఎందుకంటే 3 నాన్ టచింగ్ లూప్స్ లేవు మరియు అందువల్ల ఈ ప్రత్యేకమైన విషయం 0 కి సమానంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు b2 ను bs ద్వారా డివైడ్ చేయవచ్చు కాబట్టి న్యూమరేటర్ ను చూద్దాం అది P1 తప్ప మరొకటి కాదు ఈ ప్రత్యేకమైన పాత్ ని తాకని లూప్ లేదు అందువల్ల ఇతర టర్మ్స్ 0 కాబట్టి మనకు S21 మాత్రమే మిగిలి ఉంది ఇప్పుడు డినామినేటర్ చూద్దాం డినామినేటర్ మొదటి ఆర్డర్ లూప్ యొక్క 1 మైనస్ సమ్మేషన్ కాబట్టి మీరు ఇక్కడ S11 ΓS తరువాత S22 ΓL అప్పుడు ఈ టర్మ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది మొదటి ఆర్డర్ లూప్ యొక్క సమ్మేషన్ మరియు తరువాత రెండవ ఆర్డర్ లూప్ యొక్క సమ్మేషన్ మరియు 1 టర్మ్ మాత్రమే ఉంది కాబట్టి అది ఇక్కడకు వస్తుంది ఇప్పుడు ఈ వ్యక్తీకరణను ఈ ప్రత్యేక రూపంలో సరళీకృతం చేయవచ్చు ఈ ప్రత్యేకమైన యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ డిజైన్ చేయడానికి ఈ ప్రత్యేక రూపం ఎలా ఉపయోగపడుతుందో తరువాత చూద్దాం ఇప్పుడు మనం 3 రకాల గెయిన్స్ ను నిర్వచించబోతున్నాము ఇప్పుడు ఇప్పటి వరకు మీకు 1 గెయిన్ తో మాత్రమే ఎక్కువ పరిచయం ఉండవచ్చు అవుట్పుట్ వోల్టేజ్ డివైడెడ్ బై ఇన్పుట్ వోల్టేజ్ లేదా అవుట్పుట్ పవర్ డివైడెడ్ బై ఇన్పుట్ పవర్ అని మీకు తెలుసు కాబట్టి మనం ఇక్కడ 3 రకాల గెయిన్స్ ను ఎందుకు నిర్వచించాము వాస్తవానికి ఈ 3 గెయిన్స్ అన్ని ఒకదానికొకటి చాలా సరళమైన పద్ధతిలో సంబంధం కలిగి ఉన్నాయని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మనం మొదట ఆపరేటింగ్ పవర్ తో ప్రారంభిద్దాం అది Pl Pin Pl అంటే ఏమిటి పవర్ లోడ్ కు పంపిణీ అవుతుంది Pin అంటే ఏమిటి అది ఇన్పుట్ పవర్ కాబట్టి ఇక్కడ నుండి ట్రాన్స్డ్యూసర్ పవర్ గెయిన్ అయిన ఈ వ్యక్తీకరణకు వెళ్దాం ట్రాన్స్డ్యూసర్ పవర్ గెయిన్ మీరు తేడా చూస్తే అది కేవలం Pin విలువ PAVSకు సమానం కాబట్టిPin గరిష్టంగా ఉన్నప్పుడు సోర్స్ నుండి లభించే పవర్ యొక్క గరిష్ట విలువ ఎంత కాబట్టిΓin విలువ Γ కు సమానం గా ఉన్నప్పుడు Pin గరిష్టం గా ఉంటుంది కాబట్టిమనకి ఇక్కడ ఏముందంటే పరికరం యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ సోర్స్ ఇంపిడెన్స్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ అవుతుంది ఇప్పుడు ఇచ్చిన పరికరం నుండి లభించే గరిష్ట పవర్ ఎంత అని చూద్దాం ఇక్కడ ఈ వ్యక్తీకరణ ద్వారా ఇది నిర్వచించబడింది కాబట్టి Gt తో పోల్చండి ఇక్కడ తేడా ఏమిటి ఇప్పుడు Pl విలువ PAVN కు సమానం కాబట్టిఇది పవర్ యొక్క గరిష్ట విలువ అది లోడ్ కి పంపిణీ చెయ్యవచ్చు మరియు ΓL విలువ Γout కాంజుగేట్ కు సమానంగా ఉన్నప్పుడు గరిష్ట పవర్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఇంపెడెన్సులు సోర్స్ మరియు లోడ్ ఇంపిడెన్స్ల కాంప్లెక్స్ కాంజుగేట్ అయినప్పుడు పరికరం నుండి లభించే గరిష్ట పవర్ ఉంటుంది ఆ ప్రత్యేక సందర్భంలో వాస్తవానికి ఇది యాంప్లిఫైయర్ నుండి లభించే గరిష్ట పవర్ అని మనం చెప్తాము కాబట్టి ఇప్పుడు త్వరగా వ్యక్తీకరణలను చూద్దాం మనం ట్రాన్స్డ్యూసర్ పవర్ గెయిన్ తో ప్రారంభిస్తాము మరియు ట్రాన్స్డ్యూసర్ పవర్ గెయిన్ ఎక్స్ప్రెషన్ ఈ టర్మ్ ద్వారా ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి మనం ఈ ప్రత్యేక వ్యక్తీకరణతో ఎందుకు ప్రారంభించాము దానికి కారణం లోడ్ మన చేతిలో ఉండకపోవచ్చు అవసరాన్ని బట్టి లోడ్ మారవచ్చు కానీ సోర్స్ నుండి లభించే పవర్ ని ఆప్టిమైజ్ చేయవచ్చు ఇక్కడ మనం ఏమి చేయగలం మనం నిజంగా పరికరం యొక్క Γin ను కనుగొనగలం ఆపై సోర్స్ నుండి యాక్టీవ్ పరికరం యొక్క ఇన్పుట్ వరకు గరిష్ట పవర్ ట్రాన్స్ఫర్ జరిగే విధంగా మనం ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ను డిజైన్ చేస్తాము కాబట్టి మనం Gt తో ప్రారంభిస్తున్నాము సరే కాబట్టిఇప్పుడు Gt అంటే ఏమిటి సోర్స్ నుండి లభించే Pl డివైడెడ్ బై P కాబట్టి ఇది 12b22 a22 గా ఇవ్వబడింది ఎందుకు b2 2 అనేది లోడ్కు వెళ్లే వేవ్ మరియు a2 అనేది లోడ్ నుండి తిరిగి రిఫ్లెక్టెడ్ అయ్యే సిగ్నల్ కాబట్టి అందుకే P లోడ్ కి పంపిణీ చేయడం వలన ఈ వ్యక్తీకరణ ఇవ్వబడుతుంది ఇక్కడ మనం b2 2 బయట తీసుకుంటేఅప్పుడు ఇది 1 ఉంటుంది మరియు ఇది a2 డివైడెడ్ బై b2 ఉంటుంది కాబట్టి అది ΓL అవుతుంది కాబట్టి అది Plయొక్క వ్యక్తీకరణ సోర్స్ నుండి లభించే P యొక్క వ్యక్తీకరణను ఎలా కనుగొనవచ్చో మనం చూద్దాం మరియు అది 12b22కు సమానం కాబట్టి ఈ భాగం ఒక రకమైన స్పష్టమైనది కానీ మనకు ఇక్కడ మరొక టర్మ్ ఉంది ఇప్పుడుΓS విలువ 0 కు సమానంగా ఉంటేఈ వ్యక్తీకరణ ఈ ప్రత్యేక వ్యక్తీకరణకు సమానంగా ఉంటుంది కాబట్టిΓS విలువ 0 కు సమానంగా ఉంటే ఇది 1 మైనస్ 0 అవుతుంది కాబట్టి ఈ రకమైన స్పష్టమైన P 12b22నుండి అందుబాటులోఉంటుంది ఇప్పుడు ఈ టర్మ్ ఎందుకు చిత్రంలోకి వస్తుంది దానికి కారణం అది సరిగ్గా మ్యాచ్ కాకపోతే అప్పుడు ఏమి జరుగుతుంది వేవ్ లో కొంత భాగం తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టిΓS విలువ 1 కి సమానం అని ఊహిస్తూ వరస్ట్ కేస్ ని తీసుకుందాం కాబట్టి ఇది 1 అయితేదాని అర్ధం ఏమిటి 1 మైనస్ 1 0 కి సమానం అవుతుంది మరియు సోర్స్ నుండి లభించే పవర్ ఇన్ఫినిటీ అని సూచిస్తుంది నిజంగా దీని అర్థం ఏమిటి బాగా మీరు భిన్నంగా ఆలోచించవచ్చు చూడండి ప్రతిదీ తిరిగి రిఫ్లెక్ట్ అయితే అప్పుడు ఇన్ఫినిటీ పవర్ లభిస్తుందని మనం సంభావితంగా చెప్పగలం వాస్తవానికి మాట్లాడితే ఇది అందుబాటులో లేదు మీరు దేనినీ సరఫరా చేయడం లేదు కాబట్టి సాధారణంగా మనం ఎల్లప్పుడూ ΓS సరిగ్గా ఉండేలా ప్రయత్నించండి కాబట్టి సోర్స్ నుండి లభించే పవర్ గరిష్టం గా ఉంటుంది ఇప్పుడు Gtకొరకు వ్యక్తీకరణను చూద్దాం కాబట్టి Pl డివైడెడ్ బై P సోర్స్ నుండి లభిస్తుంది కాబట్టి సగం మరియు సగం రద్దు చేయబడతాయి కాబట్టి b2 డివైడెడ్ బై bs వ్యక్తీకరణను మునుపటి స్లైడ్లో కనుగొన్నాము కాబట్టి దీనికి అనేక టర్మ్స్ ఉంటాయి న్యూమరేటర్లో కూడా ఇతర పదాలను చూద్దాం మనం ఇక్కడ 1 రాసాము ఈ టర్మ్ డివైడ్ చేయడం వలన డినామినేటర్ లో ఉంది కాబట్టి ఇది ఇక్కడ పెరుగుతుంది ఇప్పుడుఇక్కడ ఉన్న ఈ అన్ని టర్మ్స్ b2 డివైడెడ్ బై bs వ్యక్తీకరణ వలన వస్తున్నాయి కాబట్టి మీరు నిజంగా ఇక్కడ మాట్లాడవచ్చు ఈ టర్మ్ సోర్స్ వైపు ఉన్న ప్రతిదానికీ సంబంధించినది ఈ టర్మ్ లోడ్ వైపుకు సంబంధించినది కాబట్టి ప్రాథమికంగా మీరు ఇక్కడ చూడగలిగేది ఇది సోర్స్ సైడ్కు అనుగుణమైన గెయిన్ టర్మ్ మరియు ఇన్పుట్ వైపు ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ను సరిగ్గా ఎంచుకోవడం ద్వారా ఆప్టిమైజ్ చేయవచ్చు ఇప్పుడు ఇది లోడ్ వైపుకు అనుగుణమైన టర్మ్ సరైన అవుట్పుట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ను డిజైన్ చేయడం ద్వారా దీన్ని సరిగ్గా ఆప్టిమైజ్ చేయవచ్చు కానీ నేను ఇప్పటికీ ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను మీరు ఇక్కడ Γinచూడగలరు b2 బై bs వ్రాయడానికి ఇది మార్గం కాదు మీరు కొంచెం సరళీకృతం చేయవలసి ఉందని నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను Γin ఇవ్వబడింది ΓinS11S12S21L1 S22L ఆ వ్యక్తీకరణను ప్రతిక్షేపించండి మనం మునుపటి స్లయిడ్ నుండి పొందినదాన్ని మీరు పొందుతారు మనం ఇక్కడ చూడవచ్చు Γout ఉంది కాబట్టి ఇక్కడ Γout అయితే ఇది S22 ఇక్కడ వుంది కాబట్టి Γout కోసం మళ్ళీ Γout వ్యక్తీకరణ వ్రాయాలి అది S22 ప్లస్ ఇతర టర్మ్దానిని సరళీకృతం చేస్తే మీరు మునుపటి స్లయిడ్ లోని అదే వ్యక్తీకరణ పొందుతారు వాస్తవానికి ఈ 2 వ్యక్తీకరణలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు ఇన్పుట్ వైపు ఇవి అవుట్పుట్ వైపు అని చూడవచ్చు కాబట్టి తదుపరి అధ్యాయం లో మనం ఇక్కడ నుండి ప్రారంభిస్తాము మనం Gt వ్యక్తీకరణతో ప్రారంభిస్తాము ఆపై మనం ఇతర వ్యక్తీకరణను తీసుకుంటాము కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే ఈ రోజు మనం చాలా సరళమైన ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్తో ప్రారంభించాము ఇక్కడ మైనస్ 1000 కు సమానమైన గెయిన్ యొక్క డిజైన్ సమస్యను మరియు రెసిస్టర్లను తగిన విధంగా ఎలా ఎంచుకోవాలో చూశాము అప్పుడు మనం ట్రాన్సిస్టర్ యొక్క S పారామితులను చూశాము మరియు ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ ట్రాన్సిస్టర్ యొక్క S21 తగ్గుతూనే ఉందని మనం గమనించాము కాబట్టి అధిక ఫ్రీక్వెన్సీలో నిజంగా చెప్పాలంటే మనం అధిక గెయిన్స్ ను పొందగలిగేలా గెయిన్స్ ను సరిగ్గా ఆప్టిమైజ్ చేయాలి మరియు అధిక గెయిన్ పొందటానికి మనం ఏమి చేయాలి Γout కనుగొనేందుకుΓin కనుగొనాలి ఆపై మనం ఇన్పుట్ మరియు అవుట్పుట్ రెండు వైపులా ఇంపిడెన్స్ మాచింగ్ నెట్వర్క్స్ డిజైన్ చేయాలి కాబట్టి పవర్ యొక్క మాక్సిమమ్ ట్రాన్స్ఫర్ ఇన్పుట్ నుండి అవుట్పుట్ వైపుకు జరుగుతుంది కాబట్టి చాలా ధన్యవాదాలు మేము మిమ్మల్ని మళ్ళీ చూస్తాము